హలో ఫ్రెండ్స్ ఈరోజు చర్చలో మనం ముఖ్యంగా సంగీతంతో వ్యవహారం సాగిస్తాము కానీ మనం శబ్దాలతో కూడా వ్యవహరిస్తాము ఇప్పటి వరకు మనం ప్రదర్శన మరియు ప్రదర్శన నైపుణ్యాల యొక్క విభిన్న కోణాలను పూర్తి చేసాము ప్రత్యేకించి నైపుణ్యాల ప్రదర్శన యొక్క దృశ్యమాన కోణాన్ని పూర్తి చేసాము అయితే చివరికి అది చాలా బాగా అవగాహన లోకి వచ్చిందా లేదా రాలేదా గుర్తించడం కూడా చాలా ముఖ్యం కానీ నేను మిమ్మల్ని అది అవగాహన తీసుకువెళుతుందని భావిస్తున్నాను మీరు లేనప్పుడు కూడ మీరు ప్రదర్శనషన్లు మీ సాఫ్ట్ స్కిల్స్ పై చేస్తున్నారో లేదా అని మీ బృందాన్ని చెప్పనివ్వండి మీరు ఇస్తున్నప్రదర్శన లేదా ప్రారంభ కార్యక్రమం అంశం కావచ్చు లేదా ప్రత్యేకంగా ఇది ఎలా చేయాలో చెప్పడానికి ఒక నిర్దిష్ట వ్యాపార సముదాయములో లేదా అక్కడ ఏమి జరుగుతోందో వివరించండి ఉదాహరణకు మీరు ఒక పెద్ద వ్యాపార సముదాయము లోకి వెళితే అక్కడ ఏదో సంగీతం లలిత సంగీతం వాయించబడడము మీరు కనుగొంటారు మీకు దాని గురించి తెలియ వచ్చు లేదా తెలియకపోవచ్చు కానీ అది ఒక నిర్దిష్ట రకమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది లేదా మీరు హోటల్ లేదా రెస్టారెంట్ లోకి వెళ్లి అక్కడ ఒక నిర్దిష్ట రకమైన సంగీతాన్ని కనుగొంటారు మీరు కొన్ని బ్రాండ్లకు వెళితే ఇది చాలా సాధారణ అనుభవం చెప్పడానికి పిజ్జా హట్ లేదా డొమినోలు లేదా కొన్ని సబ్వేలు వంటివి చాలా సందర్భాలలో మీరు సంగీతాన్ని వాయించ బడడము కనుగొంటారు కాబట్టి వాతావరణ కల్పనలో సంగీతం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మనం విషయాలను గ్రహించడంలో మరియు మనం విషయాలను అర్థం చేసుకోవడంలో ధ్వని చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ప్రదర్శనల సందర్భంలో ధ్వని యొక్క ఆవశ్యకత లేదా ఔచిత్యంతో నేటి దృష్టి ప్రారంభమవుతుంది అయితే తర్వాత మనం సంగీతాన్ని ఒక భావప్రకటన మాద్యమముగా మార్చుకుంటాము మరియు దానిని కొంచెం ఎక్కువ అన్వేషిస్తాము ఎందుకంటే నేను కొంత పూర్తి చేసాను అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మీలో కొందరు దీనిని ఆసక్తికరమైన రీతిలో ఉపయోగించుకోవచ్చని భావించవచ్చు వాటిలో ఒకటి చూడండి మీరు ఏదైనా ప్రత్యేకమైనది విభిన్నమైనది అయిన పాఠాలు లేదా చర్చలను పూర్తి చేసినప్పుడు మీరు నేర్చుకుని సృజనాత్మకతపై చర్చలను చేస్తారు మీరు ప్రదర్శించిన ప్రత్యేకత అనేది ప్రతిష్టాత్మకమైనది ఇది అర్థం చేసుకోబడుతుంది ప్రశంసించబడుతుంది మరియు ఇది ఇతర వ్యక్తులను ప్రభావితం చేయడంలో సహాయపడుతుంది కాబట్టి సంగీతం మీకు ఆ మార్గములో సహాయపడుతుంది కాబట్టి మీకు ఈ నేపథ్యాన్ని అందించడం ద్వారా మనం ఏమి చూడబోతున్నాం అనే దాని యొక్క అవలోకనాన్ని మీకు త్వరగా అందిస్తాను మనం సంగీతం యొక్క శ్రవణ గ్రహణశక్తిని చాలా త్వరగా అవగాహనకి వస్తాము ఇవే కీలక అంశాలు సంగీత అవగాహన మన జీవితంలో శబ్దం మరియు సంగీతం యొక్క నియమం మల్టీమీడియాలో సంగీతం జ్ఞాన సముపార్జనలో సంగీతం భావోద్వేగం మరియు చికిత్సలో సామాజిక సందర్భాలలో సంగీతం మరియు శబ్దాల ఉపయోగం మరియు దానితో మనం ఈ నిర్దిష్ట ప్రాంతం యొక్క సంక్షిప్త అన్వేషణను సాపేక్షంగా పూర్తి చేస్తాము శ్రవణ అవగాహన మీరు దీని ప్రమేయం ఉన్న యంత్రాంగాన్ని చూస్తున్నట్లయితే కంపనాలను గుర్తించడం ద్వారా శబ్దాలను వినగల సామర్థ్యం మీరు నరాల ప్రేరణను ఉత్పత్తి చేసే చెవిని కలిగి ఉంటారు మరియు ఇది మెదడు యొక్క తాత్కాలిక వైపున ఉన్న ప్రాధమిక శ్రవణ వల్కలం ద్వారా సంగ్రహించబడుతుంది శబ్దాలు సాధారణంగా ధ్వని మూలం గురించి ఆలోచించేలా చేస్తాయి కాబట్టి సాంకేతికత తర్వాత మనం సాధారణంగా ధ్వనిని ఎలా చూస్తాము సాధారణంగా ధ్వనిని ఎలా అన్వేషిస్తామో అర్థం చేసుకోవాలి మీరు ఏదైనా వాసన చూసినప్పుడు ఆ వాసన ఒక మూలంతో ముడిపడి ఉందని మీకు అనిపిస్తుంది మీరు ఏదైనా విన్నప్పుడు మీరు సాధారణంగా ధ్వని గురించి ఆలోచించరు కానీ మీరు సాధారణంగా మీ కళ్ళు మూసుకుని మూలాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు ఉదాహరణకు నేను ట్యాపింగ్ శబ్దం చేస్తాను మరియు నేను టేబుల్ని పెన్నుతో తాకినట్లు చెప్పడానికి మీరు వెంటనే దాన్ని అనుబంధించడానికి ప్రయత్నిస్తున్నారనుకోండి లేదా ఎవరైనా మందకొడిగా వినగలిగేలా అలాంటి శబ్దం చేస్తే మీరు వెంటనే ప్రయత్నిస్తారు ఈ నిర్దిష్ట శబ్దం ఏ నిర్దిష్ట ప్రదేశం నుండి వస్తుందో గుర్తిస్తారు మూల స్థానం మూలం కోసం శోధించే ధోరణి అనేది మనం ధ్వనిని గ్రహించే విధానంలో చాలా ఆసక్తికరమైన అంశం ధ్వని యొక్క అవగాహన కూడా రెండు ఇతర భాగాలను కలిగి ఉంటుంది ప్రత్యేకత మరియు తాత్కాలికత ఇది స్థలం గురించి లేదా అన్ని వైపుల నుండి శబ్దం వస్తుంది అనే సమాచారాన్ని అందిస్తుంది సముద్రం నుండి విశాలమైన ప్రాంతాల నుండి వచ్చే లేదా ఒక నిర్దిష్ట దిశ నుండి వచ్చే స్వరాన్ని గుర్తించడానికి మీరు ధ్వనిని విశిదపరచే ధోరణిని కలిగి ఉన్నారు తల్లుల సమూహం మాట్లాడటం మరియు కబుర్లు చెప్పుకోవడం మరియు పిల్లలు ఆడుకోవడం ఒక పిల్లవాడు ఏడుపు ప్రారంభించడం మరియు ఒక తల్లి లేవడం వంటివి మీరు కనుగొనవచ్చు చాలా మంది పిల్లలు కేకలు వేయడం మరియు ఏడ్వడం మధ్య ఆమె నిర్దిష్ట ధ్వనిని గుర్తించ గలదు మరియు అది తనకు సంబంధించిన ధ్వనిగా గుర్తించగలదు కాబట్టి విశిదపరచడం దృశ్య అవగాహన సందర్భంలో మనం మాట్లాడిన వివిధ విషయాలు ఇక్కడ కూడా సంబంధితంగా ఉంటాయి నేను మీకు చెప్పిన విషయాలు శబ్దాలు మరియు రంగులు గురించి సమాచారాన్ని అందిస్తుంది మరియు ఇది మాత్రమే కాకుండా శబ్దాలు మరియు రంగులు కూడా చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి మనం సంగీతం గురించి మాట్లాడేటప్పుడు సంగీతం చిత్రాలకు సంబంధించిన రంగులకు సంబంధించిన అనేక రకాల అనుబంధాలను కలిగి ఉంటుంది నేను ఒక నిర్దిష్ట విషయం ప్లే చేసిన క్షణంలో మీరు ఇది భక్తి సంగీతం అని చెబుతారు వాస్తవానికి మనం అలాంటి అధ్యయనాలు చేసాము మరియు చాలా మంది ప్రజలు సంగీతాన్ని భక్తితో ముడిపెట్టినప్పుడు ప్రార్థనల ఆలయాలు దీపాలు లేదా పూజలు మరియు అనేక ఇతర వస్తువులతో వచ్చినట్లు కనుగొన్నాము కాబట్టి సంగీతం దృశ్య పటంని కూడా చాలా బలంగా ప్రేరేపిస్తుంది కాబట్టి ఇది మరొక భిన్నమైన అంశం ఇది సంగీతం యొక్క మరొక ముఖ్యమైన అంశం ఇది ప్రకటనల సందర్భంలో ప్రత్యేకంగా ఉపయోగించబడుతుందని మీరు కనుగొన్నారు ఎందుకంటే ప్రకటనలలో వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉపయోగించబడుతున్న భూమిక బానీలను ఎంచుకుంటారు ఎందుకంటే వారు దానితో ఒక రకమైన వాతావరణాన్ని సృష్టిస్తారు నేను ఒక ఉదాహరణ ఇస్తాను పూజ కోసం అగరబత్తిల ఉత్పత్తిని చెప్పడానికి మీ వద్ద ఒక ప్రకటన ఉందని అనుకోండి దాని వెనుక మృదువైన పియానో ప్లే అవుతుందని ఊహించుకోండి అది మీకు ఆమోదయోగ్యంగా ఉంటుందా లేదా మీరు అత్తరు ఏక్ష్ అత్తరు వంటి ఉత్పత్తిని కలిగి ఉన్నట్లయితే మరియు దాని వెనుక బిస్మిల్లా ఖాన్ యొక్క షహనాయి వాయించబడే పరిస్థితిని ఊహించుకోండి కాబట్టి ఇది చాలా ముఖ్యమైనదని మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఈ విషయాలు అర్థం అయితే ఏదో తప్పు జరిగిందని మీరు అకస్మాత్తుగా గ్రహించారు మీరు దానిని అంగీకరిస్తారు కాబట్టి కొన్ని సంగీత భాగాలు కొన్ని సంగీత విధానాలు కొన్ని విషయాలకు అనుకూలంగా ఉంటాయి అనే వాస్తవం మనం గుర్తింపు కోసం తీసుకున్న విషయం ఈ ప్రత్యేక ఉపన్యాసం చేయడానికి కారణం ఏమిటంటే ఇవన్నీ వారు ఏమి చేస్తున్నారో తెలిసిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా తీర్చుతారు అనే వాస్తవాన్ని మీకు తెలియజేయడం మరియు మీరు సంగీతాన్ని ఉపయోగించుకునే మల్టీమీడియా ప్రదర్శనను చేయాలనుకుంటే ఇది చాలా ముఖ్యమైనది సంగీతం యొక్క కొన్ని అంశాలు సంగీతం అనేది మన సంస్కృతిలో చాలా ముఖ్యమైన అంశం మీరు ఒక సంగీతాన్ని విన్న వెంటనే అది భారతీయ సంగీతమైనా పాశ్చాత్య సంగీతమైనా గుర్తిస్తారు భారతీయ సంగీతంలో అది జనాదరణ పొందిన సంగీతమైనా యువతకు సంగీతమైనా పాత తరానికి సంబందించిన సంగీతం సంప్రదాయమైన సంగీతమైనా మొదలైనవి మీరు గుర్తిస్తారు సంగీతం వివిధ ఋతువులు పగలు మరియు రాత్రి యొక్క విభిన్న కాలాలు మరియు మీతో అనుబంధించబడుతుంది వివిధ పండుగలు వివిధ రకాల సంగీతాన్ని కలిగి ఉంటాయి ఉదాహరణకు కొత్త సంవత్సర సమయంలో కొన్ని రకాల సంగీతం వాయించబడుతుంది కానీ దుర్గా పూజ సమయంలో మరొక రకమైన సంగీతం వాయించబడుతుంది కాబట్టి సంగీతం అనేది మన సందర్భానుసారమైన సంస్కృతిలో వ్యాపించి ఉన్న విషయం మరియు యువత సంస్కృతిలో ఎక్కువ భాగం సంగీతం వినడానికి ఇష్టపడుతుంది దాని కోసం కాదు వేరే ఏదైనా చేస్తున్నప్పుడు డ్రైవింగ్ చేయడం విశ్రాంతి కోసం కొంత వరకు వినడం వంటివి లేదా స్టడీస్ చేస్తున్నప్పుడు ఏమైనా కావచ్చు ఇప్పుడు ధ్వని మరియు నిశ్శబ్దం మన జీవితాల్లో చాలా ముఖ్యమైనవి మరియు ధ్వని మరియు నిశ్శబ్దం అనేవి కలిసి నిర్ణయించేవి దేనినైనా సంగీతం అని పిలవవచ్చు లేదా శబ్దం అని పిలవవచ్చు మీకు శ్రుతిబద్దమైన ధ్వని ఉంటే మీ ధ్వనికి నిర్దిష్ట లక్షణాలు ఉంటే దానికి కొన్ని రకాల పాజ్ లు ఉంటే అది సంగీతపరంగా ఉంటుందని మీరు ఆలోచించవచ్చు ఎందుకంటే దానికి కొన్ని భాగాలు ఇప్పుడు కొన్ని లక్షణాలు నిర్దిష్ట ఆవర్తనంలా ఉద్భవిస్తున్న గుణాలు ఉన్నాయి ఇది నిర్దిష్ట ఆవర్తనతను కలిగి ఉంటుంది కానీ ఈ ఆవర్తనత వడ్రంగి మేకును నడిపే విధానం నుండి కూడా సంబంధం కలిగి ఉంటుంది కానీ దానితో పాటు ఇది మరింత క్లిష్టంగా ఉంటుంది ఈ సందర్భంలో సంగీతంలో లాగా లయను చేరుకునే ఏదో ఉందని మీరు కనుగొంటారు కానీ కొన్ని లయలు క్రమంగా దానితో అనుబంధించబడితే అది విజయవంతమైన లేదా విఫలమైన సంగీత దిశలో కదులుతుంది సంగీతం సాంప్రదాయకంగా చాలా ప్రభావవంతమైనదిగా గుర్తించబడింది ఎందుకంటే విశ్వామిత్ర ఋషి విశ్వామిత్ర సన్యాసి సన్యాసి విశ్వామిత్ర వంటి మన స్వంత సంప్రదాయం నుండి మనం ఉదాహరణగా తీసుకుంటే అతను చాలా గట్టిగా ధ్యానం చేస్తున్నాడని మరియు దృష్టి మరల్చలేడని మీరు చూస్తారు ఇప్పుడు స్వర్గంలోని అప్సరసలు విజయం సాధించాలంటే అతని దృష్టిని ఎలా మరల్చగలుగుతారు వారు నృత్యం చేయవచ్చు కానీ నృత్యం అనేది స్పష్టంగా వినబడని విషయం అయితే మీరు అడుగుజాడలను వినవచ్చు మరియు ఒకరి తీవ్రమైన ఏకాగ్రతకు భంగం కలిగించేంత మంచిది కాదు సమ్మోహనకరమైన మరింత ఒప్పించే మరింత శక్తివంతమైన సంగీతం అని చెప్పాలంటే అది వేరొకదానితో విచ్ఛిన్నం కావాలి కాబట్టి మీకు అతీంద్రియ సంగీతం దేవాస్ సంగీతం దేవతల సంగీతం అనే భావన ఉంది కాబట్టి మీరు సంప్రదాయాన్ని చూస్తున్నప్పటికీ మీకు ఈ అవగాహనా ఉంది మీ సంగీతం మూలాధారమైన శబ్దం లేదా ఓం వినబడని శబ్దం లేదా నాధ మూలంలోకి వినబడని ధ్వనిని కలిగి ఉంటుంది ఇది మన ప్రసంగం మరియు సంగీతంతో సహా వినగలిగే అన్నింటికీ మూలంగా ఉంటుంది కాబట్టి మీరు మరోవైపు పాశ్చాత్య సందర్భాన్ని చూస్తున్నట్లయితే సంగీతం అనేది వివిధ నాటకీయ లక్షణాలను కలిగి ఉంటుంది సంభాషణ లక్షణాలు ఒక వాయిద్యం వాయిస్తుంటే మరొక వాయిద్యం దానికి ప్రతిస్పందిస్తుంది అది ఏకకాలంలో వాయించడం బహుధ్వని కాబట్టి మీరు ఒపెరాను చూస్తున్నట్లయితే మీరు వివిధ రకాల సింఫొనీలను చూస్తున్నట్లయితే మీరు చాలా మంచి సంగీతాన్ని వింటారు వాయిద్యాలు కలిసి వాయించబడుతున్నాయని లేదా అవి ఒకదానికొకటి లయబద్దంగా ఉన్నాయని అనుకోండి మరియు ఇవి ఇతర శ్రుతులు సంగీతంలో సాంఘికీకరణ యొక్క మొత్తం ప్రక్రియ ఒక నిర్దిష్ట వ్యవధిలో ఈ నిర్దిష్ట రకమైన వ్యూహం ద్వారా రూపకంగా ప్రదర్శించబడిందని మీరు చూస్తారు అదే సమయంలో నిర్దిష్ట క్షణాలలో మరియు క్రమం పరంగా ఏకకాలంలో మరియు వివేకం ద్వారా మరొకరికి ప్రతిస్పందన కలిగిస్తుంది మనం భారతీయ సాంప్రదాయిక సందర్భాన్ని చూస్తున్నట్లయితే ఇది స్పష్టంగా మనకు సంబంధించినది మనం అహత నాద నుండి అనాహత నాద వరకు ప్రారంభిస్తాము అనాహత నాద అంటే సాటిలేని శబ్దం అన్ని శబ్దాలకు మూలం మరియు ఆ విశ్వ మూల ధ్వని సంగీతం వాక్కు సూత్రం మరియు బ్రహ్మాండం వ్యక్తపరచబడుతుంది వాస్తవానికి ధ్వని ప్రపంచం నుండి సంగీతం నుండి ప్రపంచం ఉద్భవించిందని మనం చెబుతున్నాము మరియు భారతీయ సందర్భంలో ఒక సౌందర్య అనుభవంగా మీరు సంగీతంతో ప్రారంభించి భారతీయ శాస్త్రీయ సంగీతంలో లోతుగా వెళుతున్నప్పుడు మీరు మరింత ఆలోచనాత్మకంగా మరియు ఆనంద స్థితి చేరుకుంటారు దీని గురించి మాట్లాడటానికి కారణం ఏమిటంటే ఇది సంగీతాన్ని భావోద్వేగాల భావనతో అనుబంధిస్తుంది మరియు ఒక సౌందర్య భావోద్వేగం మరియు భావోద్వేగం మరియు సంగీతం గణనీయంగా ముడిపడి ఉంది మరియు వివిధ మార్గాల్లో ప్రజలను ఒప్పించే ప్రకటనల సామాజిక సాంస్కృతిక సందర్భంలో ఔచిత్యాన్ని కలిగి ఉంటుంది సంగీతం ఎలా పని చేస్తుందనే దాని గురించి మీరు జ్ఞానాన్ని లేదా అవగాహనను పెంపొందించుకున్నప్పుడు మీరు దానిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడాన్ని మీరు చూస్తారు కాబట్టి మీరు సంగీత అనుభూతిని పొందడం మీరు చూస్తారు మరియు ఆ అనుభవం వాస్తవానికి ఎలా జరుగుతుందో మీకు తెలుస్తుంది అప్పుడు మీరు సంగీతాన్ని మరింత అర్థవంతమైన రీతిలో ఉపయోగించగలుగుతారు కాబట్టి మేము ఈ విషయాలలో కొన్నింటి గురించి చాలా ప్రాథమిక స్థాయిలో మాట్లాడుతాము మనం కొన్ని సర్వేలని చేస్తాము మనం ఇప్పుడే అచ్చటికి వెళ్తున్నాము మీరు ఆ సర్వేలను చేయవచ్చు మేము సంగీతంలోని కొన్ని అంశాలను మీతో పంచుకుంటున్నాము మరియు మనం కలిసి సంగీతం గురించి కొన్ని ఇతర విషయాలను కూడా నేర్చుకుంటాము ఇప్పుడు మీరు సంగీతం యొక్క కొన్ని ప్రాథమిక భాగాలను చూస్తున్నట్లయితే వాటిలో ఒకటి స్థాయి మరియు స్వర మాధుర్యం స్థాయి అంటే ఏమిటి ఇది స్వరము యొక్క అధిక స్థాయి లేదా తక్కువ స్థాయి స్వర పౌనఃపున్య తరంగము మనం చాలా తరచుగా స రే గా మా మరియు అలాంటి విషయాల గురించి మాట్లాడుకుంటాము నేను ఒక స్వరము క్షణంలో వాయిస్తాను కాబట్టి నేను మీతో కలప గురించి చర్చించేటప్పుడు ఇది కూడా మనం మాట్లాడబోతున్న అంశం ఒక క్రమపద్ధతిలో వ్యవస్థీకృత పద్ధతిలో సమర్పించబడిన వివిధ స్థాయిల స్వర శ్రేణి సంబంధాలు లేదా పునరావృతాల సమూహాలు ఉన్న చోట శ్రావ్యంగా పరిగణించవచ్చు ఇవి తరచుగా గణితశాస్త్రం లేదా గ్రాఫికల్ గా సూచించబడతాయి ఇవి నిర్దిష్ట వ్యవధి విరామాలు మరియు శ్రుతితో కలిపినప్పుడు అవి సంగీత పాటలు సంగీత భాగాలలో కీలకమైనవిగా మారాయి కాబట్టి సంగీతం అంటే ఏమిటో మనకు ప్రాథమిక నిర్వచనం ఉంది మనం శ్రావ్యత గురించి మాట్లాడుతాము శ్రావ్యత అంటే ఏదో సహించదగినది మనం వినగలిగేది ఇప్పుడు శ్రావ్యత యొక్క సంక్లిష్టమైన సిద్ధాంతాలు ఉన్నాయి కానీ మనం దానికి వెళ్లడం లేదు మరియు దృశ్యమాన సందర్భంలో ఒక సౌందర్య వర్గాన్ని అర్థం చేసుకోవచ్చు అలాగే కొన్ని రంగులు అనుకూలంగా ఉంటాయి కొన్ని రంగులు కాదు ఒకే సమయంలో వాయించిన స్థాయిలను చాలా తరచుగా స్వర జతులు అని పిలుస్తారు మీకు జతులు ఉన్నాయి ప్రధాన శ్రుతులు చిన్న శ్రుతులు మీరు గిటార్ వాయించినప్పుడు మరియు ఇవి ఏకకాలంలో అనేక తంత్రులు కలిసి వాయించినప్పుడు లేదా అనేక స్వరాలను కలిసి ఒక తీగను ఏర్పరుచుకున్నప్పుడు లేదా తీగను కలిగి ఉన్న స్వరాల క్రమం వాయించబడినప్పుడు ఇవి శ్రావ్యతను సృష్టిస్తాయి ఆ నిర్దిష్ట క్రమంలో అవి సామరస్య భావాన్ని కూడా కలిగిస్తాయి ఈ శ్రావ్యమైన జతులు ప్రధాన శ్రుతులు సాధారణంగా సానుకూల ధ్వనిని కలిగి ఉంటాయి లేదా ఆనందం మరియు ఆనందాన్ని తెలియజేస్తాయి మైనర్ తీగలు చాలా తరచుగా కొద్దిగా విచారం యొక్క భావాన్ని తెలియజేస్తాయి మరియు ఇది దాదాపు విశ్వవ్యాప్తంగా గుర్తించబడిన విషయం శ్రుతి అనేది మనం మాట్లాడుకున్న విషయం మనం సమాన అంతరాల గురించి మాట్లాడినప్పుడు తబలా లేదా డొలక్ కూడా చాలా తరచుగా దృశ్యమానంగా కనిపిస్తాయి మరియు నేను లయ మరియు సంగీతం మరియు దృశ్యమానంగా ఎలా అనుబంధించబడిందో చివరలో ఒక ఉదాహరణ ఇస్తాను నిర్దిష్ట పద్ధతిలో ప్రత్యామ్నాయంగా ధ్వని మరియు నిశ్శబ్దం యొక్క అమరిక అది నిర్దిష్ట పరికరం యొక్క నిశ్శబ్దానికి వ్యతిరేకంగా నిర్దిష్ట పరికరం యొక్క ధ్వని ఇతర వాయిద్యాలతోపాటు ఇతర స్వరాలు వాయించబడుతున్నాయి కాబట్టి అది మరొక విషయం ఒక సంగీత భాగం అది శ్రుతిగా ఉంటుంది స్వరాలు మరియు స్వరాల మధ్య ఖాళీలు వాటి లయను కలిగి ఉంటాయి మరియు దానికి తబలాతో పాటు శ్రుతి కూడా ఉంటుంది కాబట్టి ఎవరో పాట పాడుతున్నారు మరియు వేరొకరు తబలా వాయిస్తున్నారు పాటకు దాని స్వంత శ్రుతి ఉంది కానీ తబలాకు మరింత ఆవర్తన ఖచ్చితమైన లయ శబ్దాల ఆవర్తన ఉంటుంది టింబ్రే అనేది నేను చర్చించి మీకు దీని గురించి ఒక ఉదాహరణ ఇచ్చినప్పుడు నేను మీతో పంచుకోగలను టింబ్రే వరుస స్థాయిలను ఒక పరికరం లేదా గొంతు యొక్క నాణ్యత అనేది ఎలా వాయించబడతాయో మీతో పంచుకోగలను కాబట్టి కిషోర్ కుమార్ ఎందుకు జనాదరణ పొందిన వాడో చెప్పండి మరియు ఎందుకు xy మరియు z చాలా ప్రజాదరణ పొందలేదు ఇద్దరూ స్థాయిలను సరిగ్గా వాయిస్తున్నారు ఎందుకంటే మీరు ఆ గొంతుని విన్న వెంటనే అది కిషోర్ కుమార్ గొంతు అని లేదా మీరు శబ్దం విన్న మరుక్షణం ఏ నిర్దిష్ట పరికరంతో వాయించబడుతుందో అని మీకు తెలుస్తుంది వాస్తవానికి చెప్పుకుంటే రెండు వాయిద్యాలు ఒకే స్వరాన్ని వాయిస్తున్నాయి మనకు అవి భిన్నంగా వినిపిస్తున్నాయి అని చెబుతాము మనం సాంకేతికతలలోకి వెళ్లము కానీ అంతర వాయిద్యం ఒకేలా ఉన్నప్పటికీ విభిన్న పరికరాలకు భిన్నమైన ఇతర అనుబంధ పౌనఃపున్యాలు ఉన్నాయి మరియు ఇది విలక్షణమైన కంపనం సమ్మేళనానికి దారి తీస్తుంది ఇది నిర్దిష్ట స్వర పరికరం యొక్క నిర్దిష్ట నాణ్యతగా మనం గ్రహిస్తాము ఇప్పుడు నేను ప్రస్తుతం ఏమి చేయబోతున్నాను అంటే మిమ్మల్ని త్వరగా టింబ్రే యొక్క ఉదాహరణకి తీసుకెళ్లడం నేను ఇప్పుడు ఇక్కడ ఒక వాయిద్యాన్ని ప్లే చేస్తున్నాను మరియు మీరు ఇక్కడ మరొక వాయిద్యాన్ని వినగలరు ఇప్పుడు వారు ఒకే స్వరజతులు వాయిస్తున్నారు మరియు ఇది స రే గ మ ప ధా ని స వంటి స్వరాలు గురించి కూడా మనకు చెబుతుంది మరియు మనం స్థాయి గురించి మాట్లాడేది ఇక్కడే అని మీరు కనుగొన్నారు తక్కువ పౌనఃపున్యము తక్కువ పౌనఃపున్య తరంగము మరియు ఎక్కువ పౌనఃపున్య తరంగ స్వరాలు కాబట్టి మీరు ఇక్కడ కనుగొన్నది ఏమిటంటే ఇవి మొదటిది సంతూర్ మరియు రెండవది వయోలిన్ అని విభిన్న విషయాలను తెలియజేస్తాయి కాబట్టి అవి సులభంగా గ్రహించగలిగే తేడాలను కలిగి ఉంటాయి ఇదే సంగీతం మరియు అవగాహన సంగీత అవగాహన మీరు చూస్తారు సంగీతాన్ని మనం గ్రహించే విధానం సంస్కృతి మరియు దాని అర్థంపై ఆధారపడి ఉంటుందని నిర్దిష్ట సంగీతాన్ని ఆ నిర్దిష్ట సాంస్కృతిక సందర్భంలో మనం అలా అనుబంధిస్తాము ఉదాహరణకు మీరు పాత సినిమా పాటల బాణీలకు బజనలు వాయించడాన్ని మీరు చూసినప్పుడు నాకు చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో కొన్నిసార్లు పాత భజనలను కొంతమంది దానిని మార్చుకుంటారు లేదా రాగాలు లేదా సినిమా పాటల బాణీలు దానితో పాటు పాడతారు ఒక నిర్దిష్ట సాంస్కృతిక సంఘం కారణంగా ఇది చలనచిత్ర పాటల బాణీ అని మరియు ఇది భజనలు ప్లే చేయడానికి లేదా భజన పాడటానికి ఉపయోగించబడుతుంది సంస్కృతి అనేది సంగీత అవగాహనకు సంబంధించినది ఇది సంస్కృతికి సంబంధించినది ఇది భావోద్వేగాలకు సంబంధించినది నేను మీకు కొంచెం ముందుగా చెప్పినట్లు ఎందుకంటే ఇవి సానుకూల మరియు ప్రతికూల భావోద్వేగాలను ప్రత్యేకంగా విశిధము చేయగలవు మరియు ఇవి స్పష్టంగా నిర్దిష్ట సందర్భాలు కలిగి ఉన్నాయి నేను ప్రకటనలు మరియు సంగీతం గురించి మాట్లాడినప్పుడు సందర్భాన్ని మరియు మనం మల్టీమీడియా గురించి మాట్లాడేటప్పుడు సందర్భం వివరించాను ఉదాహరణకు చీకాకు కలిగించే శబ్దాలు ఉండవచ్చు సానుకూలంగా ఉండే శబ్దాలు ఉండవచ్చని నేను మీకు చెప్పగలను మీరు మీ మొబైల్ ఫోన్లను చూస్తున్నట్లయితే మీరు మీ ఫోన్లను స్వంతంగా ఎందుకు తీసుకుంటారు అంటే రింగ్టోన్ లు అని చెప్పవచ్చు నిర్దిష్ట రకాల రింగ్టోన్లు ఎందుకు ఓదార్పునిస్తాయి అయితే కొన్ని ఇతర రింగ్టోన్లు చాలా చికాకు కలిగిస్తాయి కాబట్టి ఈ ఎంపికలు మరియు ఏది అని ఊహించడం మెజారిటీ ప్రజలకు విజ్ఞప్తి చేయడం చాలా ముఖ్యమైన విషయం ఉదాహరణకు ఈ కంపెనీలు మీకు ముందే అమర్చిన రింగ్టోన్లను అందించినప్పుడు వాస్తవానికి నేను ప్రేక్షకులపై విభిన్న ప్రేక్షకుల సమూహాలపై ప్రేక్షకులపై చాలా పరీక్షించాను మరియు ఇవి అత్యంత ప్రజాదరణ పొందినవి ఇవి అత్యంత ప్రభావవంతమైనవి ఇవి విస్తృత శ్రేణి వ్యక్తులను మరియు వారి ఇష్టాలు మరియు అయిష్టాలను కలిపాయని నేను గుర్తించాను కాబట్టి ఇవి విజయవంతమవుతాయి సందేశం పొందడం సందేశం పంపడం మరియు అన్ని విషయాలతో ధ్వని కూడా అనుబంధించబడి ఉంటుంది కాబట్టి ఇది కొన్ని రకాల సమాచారాన్ని అనుబంధిత ప్రవర్తనను ప్రేరేపిస్తుంది ఒక నిర్దిష్ట ధ్వనిని తెలియజేయడం లేదా ఆ సందేశాన్ని తెలియజేసే నిర్దిష్ట గమనిక వచ్చింది ఆ సందేశాన్ని తెలియజేసే ప్రత్యేక గమనిక అలా కొనసాగింది కాబట్టి ఇవి సంగీత అవగాహన సందర్భంలో సంబంధితంగా ఉంటాయి మన జీవితంలో సంగీతం నేను మీకు చెప్పినట్లుగా మనం సంగీతాన్ని వింటామని నేను ఇప్పటికే ఆశాజనకంగా మిమ్మల్ని ఒప్పించగలిగాను ఎందుకంటే ఇది మన జీవితంలో చాలా ముఖ్యమైన భాగం ఆనందం కోసం విశ్రాంతి కోసం కానీ నేను మీతో భాగస్వామ్యం చేయగలిగాను మల్టీమీడియా ప్రెజెంటేషన్లు మరియు అలాగే వాతావరణంతో సహా వివిధ రకాల వ్యాపార సందర్భాల ప్రకటనలు సందర్భంలో చేయగలిగాను ఇప్పుడు మీరు సంగీతం మరియు మల్టీమీడియా రింగ్టోన్లు మరియు ఇతర సమాచారం గురించి మాట్లాడుతుంటే నేను మీకు ఉదాహరణ ఇచ్చాను పరస్పర ధ్వనులు విషయాల తీవ్రత మరియు నాటకీకరణలో పాత్ర వహిస్తాయి మనం సినిమా చూడటం కోసం అని అనుకోండి యాక్షన్ సినిమాలో మీరు డ్రమ్ బీట్లు త్వరితగతిన వేగవంతమవుతున్నట్లు కనుగొంటారు కాబట్టి నాటకీకరణ కోసం మరియు సాధారణంగా చాలా శక్తివంతంగా తెలియజేయబడని ఒక విషయాన్ని సంగీతం ఎలా తెలియజేస్తుంది అనేదానికి కొంచెం తర్వాత నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను ఉదాహరణకు ఇక్కడ నేను ఎడ్నా సెయింట్ విన్సెంట్ మిల్లీ రాసిన కవితను ఉదాహరణగా తీసుకుంటాను నేను మీకు చదివి వినిపించే పద్యం యొక్క ముక్క ఇక్కడ ఉందని మీరు కనుగొన్నారు ఆపై నేను దానిని మీతో పంచుకుంటాను కానీ ఖచ్చితంగా ఆకాశం పెద్దదిగా ఉంది నేను నా తలపైన మైళ్లు మరియు మైళ్లు ఉంది అని చెప్పాను కాబట్టి ఇక్కడ నేను బొర్లా పడుకుంటాను మరియు ఆకాశంలోకి నేను నిండుగా చూస్తాను మరియు నేను చూసాను మరియు దాని తరువాత ఆకాశం అంత ఎత్తుగా లేదు నేను చెప్పిన ఆకాశం ఎక్కడో ఆగిపోవాలి మరియు ఖచ్చితంగా నేను పైభాగాన్ని చూస్తాను ఆకాశం అంత గొప్పది కాదని నేను అనుకున్నాను నేను దానిని నా చేతితో తాకగలిగాను మరియు నా చేతిని పైకి లేపడానికి ప్రయత్నించ గలిగాను నేను అనుభూతి చెందాలని అరిచాను ఆకాశాన్ని తాకుతున్నాను అని నేను అరిచాను మరియు అనంతం తక్కువ అయి క్రిందికి వచ్చి నాపై స్థిరపడింది నా అరుపును నా ఛాతీలోకి బలవంతంగా వెనక్కి నెట్టి నా రొమ్ముపై నా చేతిని వెనక్కి వంచి నిర్వచించబడని నా మనస్సు నిర్వచనం ప్రాథమికంగా చెప్పబడినది ఏమిటంటే ఒక వ్యక్తి ఆకాశాన్ని చూడటం మరియు దానిని సాధారణమైనదిగా పరిగణించడం ఆపై అది అసాధారణమైనదని అకస్మాత్తుగా గ్రహించడం ఇప్పుడు మనం ఇంతకు ముందు వచనము యానిమేషన్లతో వ్యవహరించినప్పుడు మీకు చూపిన విషయం ఇది కానీ సంగీతం దానికి తోడుగా ఉన్నప్పుడు అది ఎలాంటి ముఖ్యమైన వ్యత్యాసాన్ని కలిగిస్తుంది ఇది మనం ప్రస్తుతం గుర్తించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి దానితో సంగీతం జతచేయబడినప్పుడు అనుభవం ఎంత విలక్షణంగా ఉంటుందో అది చాలా స్పష్టంగా తెలియజేస్తుందని నేను నమ్ముతున్నాను వచనములు యానిమేట్ చేయబడినప్పుడు అనుభవం ఎలా విలక్షణంగా ఉంటుందో ఇంతకు ముందు మీరు గుర్తించారు కానీ దానికి సంగీతాన్ని జోడించండి మరియు అనుభవం పూర్తిగా భిన్నంగా ఉంటుంది కాబట్టి భావోద్వేగాలు మరియు చికిత్స సందర్భంలో సంగీతం చాలా పాత్ర పోషిస్తుంది ఇవి మీతో త్వరగా పంచుకోవడానికి నేను చెప్పే కొన్ని లక్షణాలు సంగీతం యొక్క వేగం లేదా ఈ వేగం చాలా తరచుగా ఆనందం ఉత్సాహం మరియు కోపాలు వేగంగా ఉన్నప్పుడు మరియు నెమ్మదిగా ఉన్నప్పుడు విచారం మరియు ప్రశాంతతను తెలియజేస్తుంది మనం దీనికి సంబంధించిన రెండు ప్రదర్శనలను మాత్రమే చూస్తాము మరియు మనం ఉచ్చ స్థాయి ఉచ్చ స్థాయి రాగాలు ఉచ్చ స్థాయిలలో భావావేశం ఆనందము మందర స్థాయి తీగలలో విచారం బిగ్గరగా మరియు తీవ్రతలో శ్రావ్యత గురించి మాట్లాడాము అక్కడ ఏదో ఒకదానిని పూర్తి చేయడం ఏకకాలంలో శ్రావ్యత రెండు విషయాలు జరుగుతున్నది లయ వాయిద్య నమూనా యొక్క క్రమబద్ధత జరుగుతున్నది కాబట్టి మేము మీతో భాగస్వామ్యం చేయాలనుకుంటున్న కొన్ని ఇతర విషయాలకు వెళ్లడానికి ముందు ఈ విషయాలలో కొన్నింటిని వివరించే కొన్ని లఘు చిత్రములు మనం చేస్తున్న పని కి సంభంధించిన నిర్దిష్ట లఘు చిత్రములు కనుగొన్నాము మరియు అక్కడ వాటితో కమ్యూనికేషన్ మరియు సాఫ్ట్ స్కిల్స్లో మనం నేర్చుకుంటున్న విషయాలతోపాటు పరిశోధనా సందర్భంలోనూ నిర్దిష్టమైన ఔచిత్యం ఉంటుంది ఇప్పుడు నేను ప్రారంభించబోయేది పండిత్ హరిప్రసాద్ చౌరాషియా నుండి వచ్చిన బాణీతో మీరు రెండు వేర్వేరు ప్రదేశాలలో తెలియజేయబడిన భావోద్వేగం మారుతుందని మీరు కనుగొంటారు ఈ సమయంలో విచారం యొక్క మూలకం మీరు చాలా విలక్షణంగా ఉన్నారని మీరు కనుగొంటారు మరోవైపు మనం పాజ్ చేస్తాము మరియు మనం ముగింపు వైపు వెళ్తాము మరియు గమనికలు ఒకేలా ఉన్నప్పటికీ సంగీతం యొక్క అర్థం చాలా భిన్నంగా ఉందని మీరు కనుగొంటారు మరియు టెంపో వేగం కారణంగా ఇదే పద్ధతిలో ప్లే చేయబడుతున్నాయి కాబట్టి నేను చెప్పినట్లుగా టెంపో విషయాల అర్థాన్ని మారుస్తుందని మీరు చూస్తారు మరియు సంగీతం సంతోషకరమైన మరియు విచారకరమైన భావోద్వేగాలను తెలియజేయగలదని మీరు కనుగొన్నారు ఉదాహరణకు మీరు దీన్ని చూస్తున్నట్లయితే ఇది సంతోషం శృంగారం యొక్క భావోద్వేగాలను వ్యక్తం చేయగలదని మీరు కనుగొన్నారు మా అధ్యయనాలు గుర్తించినది అదే అయితే అవే స్వరాలు లయ లేకుండా శబ్ద పరిమాణం లేకుండా పూర్తిగా భిన్నమైన వాటిని తెలియజేస్తాయి మరియు ఒక నిర్దిష్ట విషయానికి కొంత మందగింపు ఉన్నప్పుడు సంతోషం విచారం ఎక్కువ సంతోషం తక్కువ సంతోషం శృంగారభరితం మొదలైన వాటి అర్థాలు మారుతూ ఉంటాయి కాబట్టి నేను మీతో భాగస్వామ్యం చేయాలనుకున్నది ఏమిటంటే నేను మీతో త్వరగా పంచుకునే ఈ ఉదాహరణలు గత కొన్ని విషయాలు సంగీతం అనేది భారతీయ సందర్భంలో ప్రధానంగా ఉంటుంది మేము 1000 కంటే ఎక్కువ మంది వ్యక్తులతో ఒక సర్వే చేసాము మరియు ఇది ప్రశాంతతతో కూడిన లేదా తేలికపాటి దుఃఖాన్ని ప్రశాంతత ప్రధానంగా తెలియజేస్తుందని మనం కనుగొన్నాము మరియు ఇవి చాలా విలక్షణమైన చికిత్సాపరమైన తాత్పర్యంలను కలిగి ఉంటాయి మనం చర్చించినట్లుగా అవి సాంస్కృతిక ప్రభావాలను కూడా కలిగి ఉంటాయి మరియు సాధారణంగా ఒకదానికొకటి అనుసరించే సంగీతాన్ని మనం కనుగొంటాము నేను సంతోషకరమైన సంగీతాన్ని వింటున్నాను మరియు నేను విచారకరమైన సంగీతాన్ని వింటున్నట్లయితే విచారకరమైన సంగీతం చాలా విచారంగా ఉన్నట్లు అనిపిస్తుంది సంగీతం రంగులకు కూడా అనుసంధానము చేయబడింది మరియు ఇది నేను మీతో త్వరగా పంచుకుంటాను ఒక అధ్యయనంలో ప్రజలు సంగీతాన్ని ఇతర పరిస్థితిని దృశ్యమానముగా అనుబంధించాలని మనం కోరుకున్నట్లు మీరు కనుగొన్నారు ఈ నిర్దిష్ట లఘు చిత్రాలు అనుబంధించబడి ఉన్నాయని మనం కనుగొన్నాము ఈ చిత్రాలు నిర్దిష్ట రకాల సంగీత లఘు భూమికలతో అనుబంధించబడ్డాయి శృంగార సంగీత భూమికలు అనుబంధించబడ్డాయి శృంగారం లేకుండా ఈ చిత్రం దాని క్రింద వ్రాయబడింది విచారకరమైన సంగీత భూమికలు దీనితో అనుబంధించబడ్డాయి ప్రశాంతమైన మరియు శాంతియుతమైనవి ఈ నిర్దిష్ట చిత్రంతో అనుబంధించబడ్డాయి అదే విధంగా ఈ గ్రాఫిక్ ప్రాతినిధ్యాల ద్వారా వేగం వ్యక్తం చేయబడింది కాబట్టి ప్రజలు కూడా తదనుగుణంగా వీటిని ఎంచుకున్నారు మరియు లయ యొక్క సంక్లిష్టత మరియు మొత్తం సంగీతం కూడా తదనుగుణంగా గుర్తింపు చేయబడింది ఇప్పుడు ఇది మనకు చెప్పేది ఏమిటంటే మనం ఏదో ఒక స్థాయిలో దృశ్యమానముతో సంగీతం రంగులతో కూడిన సంగీతం మరియు ఇది మనకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే అవి మనకు విరుద్ధంగా ఉన్నప్పుడు అవి వేరే రకమైన అర్థాన్ని సృష్టిస్తాయి మనం వాటిని కలిసి ఉన్నప్పుడు అవి పూర్తిగా భిన్నమైన అర్థాన్ని సృష్టిస్తాయి మరియు ఇవి వివిధ ఆసక్తికరమైన తాత్పర్యంలను కలిగి ఉంటాయి ఎందుకంటే మనం వాటిని మన ప్రదర్శన సందర్భానికి మరియు సంగీతం ఉన్నతీకరించడానికి గ్రహణశక్తికి మంచి వ్యక్తపరచే ప్రభావాన్ని పెంచడానికి అలాగే వ్యక్తులను మార్చగల వివిధ వాతావరణాలకు వర్తింపజేయడానికి ప్రయత్నిస్తాము ఉదాహరణకు ఒక నిర్దిష్ట దుకాణంలో వారు ఒక నిర్దిష్ట రకమైన సంగీతాన్ని ఉపయోగించడం ప్రారంభించినప్పుడు వారు నిర్దిష్ట అమ్మకాన్ని విక్రయించడం గణనీయంగా పెరిగిందని ఒక అధ్యయనం కనుగొంది ఎందుకంటే ఈ సంగీతం ప్రజల సమూహానికి నిర్దిష్ట సాంస్కృతిక విలువను తెలియజేస్తుంది కాబట్టి ఈ వ్యక్తులు ఈ ప్రత్యేకమైన దుకాణానికి ఆకర్షితులయ్యారు మరియు అక్కడ నుండి కొనుగోలు చేయడం ప్రారంభించారు ఈ సెషన్ ఆసక్తికరంగా కొద్దిగా భిన్నంగా కొద్దిగా భిన్నమైన స్వభావంతో ఉందని సాఫ్ట్ స్కిల్స్కు వెంటనే అనుసంధానము చేయలేమని నేను ఆశిస్తున్నాను కానీ మీరు దానిని అర్థవంతమైన రీతిలో ఉపయోగించుకోగలరని నేను భావిస్తున్నాను మీకు చాలా కృతజ్ఞతలు